రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో కొన్ని ప్రాథమిక సమస్యలను మనము పరిశీలించాము మరియు రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్తో ఉన్న ప్రధాన సమస్యలలో టాస్క్ షెడ్యూలింగ్ ఒకటి అని మనము చర్చించాము ఎందుకంటే అప్లికేషన్ డెడ్లైన్లను తగిన టాస్క్ల షెడ్యూలర్ సహాయంతో తీర్చారు ఇప్పుడు మనము ఉపయోగిస్తున్న కొన్ని షెడ్యూలర్లను చూడటం ప్రారంభిస్తాము మనము సరళమైన షెడ్యూలర్తో ప్రారంభించాము ఇది సైక్లిక్ ఎగ్జిక్యూటివ్స్గా పిలవబడుతుంది సైక్లిక్ ఎగ్జిక్యూటివ్లు సరళమైన రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ తీవ్రమైన అడ్డంకి ఉన్న చాలా సరళమైన ఎంబెడెడ్ అప్లికేషన్లలో ఇవి నడుస్తాయి మరియు ప్రాసెసర్ సామర్థ్యాలు 4 బిట్ లేదా 8 బిట్ ప్రాసెసర్ కావచ్చు మరియు మెమరీ చాలా తక్కువగా ఉంటుంది ఈ పరిస్థితిలో పూర్తి స్థాయి ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగించడం కష్టం టాస్క్ లు ఇక్కడ సరళమైనవి మరియు పిరియాడిక్గా ఉంటాయి మరియు ఈ రియల్ టైమ్ సైక్లిక్ ఎగ్జిక్యూటివ్లు ప్రాథమికంగా చాలా చిన్న ప్రోగ్రామ్ లు క్రిందిది సైక్లిక్ ఎగ్జిక్యూటివ్ యొక్క ప్రాథమిక నిర్మాణం ప్రారంభంలో సిస్టమ్తో ప్రారంభించడానికి ఇది సిస్టమ్ ప్రారంభంతో వివిధ పారామితులను సెట్ చేసి ఆ పై టైమర్ ఇంటెర్రుప్ట్ ని ఇచ్చే పిరియాడిక్ టైమర్ ఉంది మరియు ఇది ఒక సైక్లిక్ ఎగ్జిక్యూటివ్ ఇది ఒక ప్రోగ్రామ్కు కాల్ ప్రారంభిస్తుంది లేదా ప్రారంభంలో డేటా ఇన్పుట్ అప్లికేషన్ ప్రాసెసింగ్ మరియు డేటా అవుట్పుట్ ఉన్నప్పుడు ఒక ప్రోగ్రామ్ను ఎగ్జిక్యూట్ చేస్తుంది మరియు తరువాత పీరియడ్ వచ్చే వరకు ఇది వేచి ఉంటుంది ఇది సరళమైన రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇది ప్రాథమికంగా ఒక చిన్న ప్రోగ్రామ్ దాని పనికి ఉదాహరణ డేటా ఇన్పుట్ మన దగ్గర ఉష్ణోగ్రత నియంత్రిక ఉందని అనుకుందాం ఉష్ణోగ్రత నియంత్రికలో మొదట్లో ఉష్ణోగ్రతను సెన్సార్ నుండి చదవవలసి ఉంటుందని అనుకుందాం మరియు ఇది డేటా ఇన్పుట్ మరియు అప్పుడు ఉష్ణోగ్రత ఒక పరిమితికి దిగువన ఉందా ఒక పరిమితికి కంటే ఎక్కువ లేదా అది అసాధారణమైన మొదలైనవి కాదా అని మనం తనిఖీ చేయాలి ఆ పై దాన్ని ఆధారంగా ప్రస్తుత ఉష్ణోగ్రత రీడింగ్ ను డిస్ప్లేలో చూపించాలనుకోవచ్చు ఇది డేటా అవుట్పుట్ మరియు మనము తరువాత ఇంటెర్రుప్ట్ కోసం వేచి ఉంటాము మరియు సైక్లిక్ ఎగ్జిక్యూటివ్ అనంతంగా ఇక్కడ లూప్ చేస్తూనే ఉంటుంది ప్రతిసారీ కొన్ని సాధారణ ప్రాసెసింగ్ చేసే ఇంటెర్రుప్ట్ కోసం వేచి ఉంటుంది ఇది చాలా ప్రాథమిక ఎంబెడెడ్ సిస్టమ్లలో రన్ చేయబడే సరళమైన రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈ సైక్లిక్ ఎగ్జిక్యూటివ్లలో ప్రాసెసర్లు లేవు ఇది ప్రాథమికంగా రన్నింగ్ ప్రోగ్రామ్ను కలిగి ఉంటుంది ఒక ప్రోగ్రామ్ మొదట్లో కొన్ని సెన్సార్లను శాంపిల్ చేస్తుంది కొంత ప్రాసెసింగ్ చేస్తుంది మరియు తరువాత కొన్ని డిస్ప్లేను పిలుస్తుంది మరియు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అనేక సార్లు ఎగ్జిక్యూట్ చేయబడుతుంది మరియు ప్రతిసారీ ఇంటెర్రుప్ట్ ఏర్పడినప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ అవుతుంది సాధారణ సైక్లిక్ ఎగ్జిక్యూటివ్తో పోలిస్తే అధునాతనమైన ఆపరేటింగ్ సిస్టమ్ల యొక్క మరిన్ని ఉదాహరణలను చూద్దాం మనము చర్చిస్తున్న ఈ షెడ్యూలర్లన్నీ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో సరళమైనవి మరియు వీటిని క్లాక్ డ్రివెన్ షెడ్యూలర్లు అంటారు ఈవెంట్ డ్రివెన్ షెడ్యూలర్లు చాలా అధునాతనమైనవి రియల్ టైమ్ టాస్క్ షెడ్యూలర్లలో రెండు విస్తృత వర్గాలు ఉన్నాయి ఒకటి క్లాక్ డ్రివెన్ షెడ్యూలర్లు మరియు మరొకటి ఈవెంట్ డ్రివెన్ షెడ్యూలర్లు రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ యొక్క సరళమైన వాటిలో సాధారణ సైక్లిక్ ఎగ్జిక్యూటివ్లో ప్రారంభమయ్యే క్లాక్ డ్రివెన్ షెడ్యూలర్లు మనకు ఉన్నాయి క్రిందివి కొంచెం అధునాతన క్లాక్ డ్రివెన్ షెడ్యూలర్లు ఈ అన్ని క్లాక్ డ్రివెన్ షెడ్యూలర్లలో క్లాక్ పెరుగుతున్న అంచున క్రమమైన వ్యవధిలో క్లాక్ ఇంటెర్రుప్ట్ వస్తుంది క్లాక్ ఇంటెర్రుప్ట్లు వస్తాయి మరియు క్లాక్ ఇంటెర్రుప్ట్ వచ్చిన వెంటనే షెడ్యూలర్ యాక్టివ్ గా మారుతుంది క్లాక్ ఇంటెర్రుప్ట్ కలిగించే పాయింట్లను షెడ్యూలింగ్ పాయింట్లు అంటారు మరియు మన చివరి చర్చలో షెడ్యూలర్ యాక్టివ్గా ఉండి తరువాత ఏమి చేయాలో తనిఖీ చేసే ఉదాహరణను షెడ్యూలింగ్ పాయింట్లుగా పిలుస్తారు మరియు ఇక్కడ షెడ్యూలింగ్ పాయింట్లు క్లాక్ ద్వారా నిర్వచించబడతాయి Refer SlideTime 0525 క్లాక్ డ్రివెన్ షెడ్యూలర్స్ లలో ముఖ్యమైనవి ప్రాథమిక టేబుల్ డ్రివెన్ షెడ్యూలర్ అనే ప్రాథమిక టైమ్ డ్రివెన్ షెడ్యూలర్స్ వీటిని టైమర్ డ్రివెన్ షెడ్యూలర్ అని కూడా పిలుస్తారు మరియు ఇంకొకటి సైక్లిక్ షెడ్యూలర్ ఒక సాధారణ రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ క్లాక్ ఇంటెర్రుప్ట్ల పై ఆధారపడి ఉంది రౌండ్ రాబిన్ పద్ధతిలో నడిచే వేర్వేరు టాస్క్ లు కూడా క్లాక్ డ్రివెన్ షెడ్యూలర్కు ఉదాహరణ కానీ సాంప్రదాయ ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఇది ఉపయోగించబడుతుందని మనము చర్చించబోవడం లేదు రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ విషయానికొస్తే మనము సాధారణమైన ఆపరేటింగ్ సిస్టమ్స్ లో ఉన్నాము ఇవి చిన్న ఎంబెడెడ్ అప్లికేషన్లలో మరియు సైక్లిక్ ఎగ్జిక్యూటివ్స్లలో ఉపయోగించే సరళమైన ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇప్పుడు మరింత అధునాతన క్లాక్ డ్రివెన్ షెడ్యూలర్ గురించి చర్చిద్దాం అక్కడ మొదట టేబుల్ డ్రివెన్ షెడ్యూలర్ గురించి చర్చిస్తాము మరియు తరువాత మనము సైక్లిక్ షెడ్యూలర్ గురించి చర్చిస్తాము క్లాక్ డ్రివెన్ షెడ్యూలర్లను ఆఫ్లైన్ షెడ్యూలర్లు లేదా స్టాటిక్ షెడ్యూలర్లు అని కూడా పిలుస్తారు ఎందుకంటే నిర్వహించాల్సిన టాస్క్ లు ముందే దీనికి తెలుసు మరియు ఇది అపీరియోడిక్ టాస్క్ లను నిర్వహించదు పీరియడ్ ముందే తెలిసిన పీరియాడిక్ టాస్క్లు మాత్రమే ఎగ్జిక్యూషన్ టైమ్ మరియు పీరియడ్లు వేర్వేరు దశలలో ప్రారంభమవుతాయి ఇది ఒక టాస్క్ యొక్క దశ యొక్క కాన్సెప్ట్ లో కనిపిస్తుంది మొదట టేబుల్ డ్రివెన్ షెడ్యూలర్ను చూద్దాం ఆ పై సైక్లిక్ షెడ్యూలర్ను చూద్దాం వీటిని ఎంబెడెడ్ అప్లికేషన్లో విస్తృతంగా ఉపయోగిస్తారు ఇవి తక్కువ ఖర్చుతో కూడిన ఎంబెడెడ్ అప్లికేషన్లలో ఉపయోగిస్తారు ఇవి చాలా తక్కువ ప్రాసెసింగ్ శక్తి మరియు చాలా తక్కువ మెమరీని కలిగి ఉంటాయి ఇవి పూర్తి స్థాయి ఆపరేటింగ్ సిస్టమ్లను హోస్ట్ చేయలేవు దీని వల్ల ప్రయోజనం ఏమిటంటే వారు చాలా చిన్న కోడ్ స్థలాన్ని చాలా తక్కువ స్టోరేజ్ను తీసుకుంటారు కోడ్ యొక్క పరిమాణం చిన్నది మరియు తాత్కాలిక స్టోరేజ్ అవసరం కూడా చాలా తక్కువ మరియు ఇవి చాలా చిన్న ప్రోగ్రామ్లు కొన్ని మైక్రో సెకన్ల వరకు నడుస్తాయి మరియు చాలా తక్కువ రన్టైమ్ ఓవర్హెడ్ను కలిగి ఉంటాయి ప్రాసెసింగ్ శక్తి తక్కువగా ఉన్నప్పుడు మనము ఒక అధునాతన ఆపరేటింగ్ సిస్టమ్ను ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఓవర్హెడ్ చాలా ఎక్కువగా ఉంటుంది రియల్ టైమ్ టాస్క్ లను ఎగ్జిక్యూట్ చేయడానికి సమయం మిగిలి ఉండదు కానీ అప్పుడు ఇవి సమర్థవంతంగా మరియు ఎంబెడెడ్ అప్లికేషన్లో తక్కువ స్థలంతో నడుస్తున్న ప్రయోజనాన్ని కలిగి ఉంటాయి అయితే వీటి లోపాలను మనం తెలుసుకోవాలి వీటిలో ముఖ్యమైన లోపాలు ఏమిటంటే ఇవి అపీరియాడిక్ మరియు స్పారడిక్ టాస్క్ లను కల్పించడం కష్టం మరియు టేబుల్ డ్రివెన్ షెడ్యూలర్ గురించి చర్చిద్దాం ప్రాథమిక టేబుల్ డ్రివెన్ షెడ్యూలర్లో ఆపరేటింగ్ సిస్టమ్ మెమరీలో టేబుల్ ను నిల్వ చేస్తుంది ఈ టేబుల్ లో ప్రాథమికంగా రెండు పారామితులు మాత్రమే సరళమైన రూపంలో ఉంటాయి ఆ టాస్క్ లు ఏమిటి మరియు అవి ఎంత సమయంలో నడుస్తాయి మనము టాస్క్లను పిలుస్తున్నప్పుడల్లా టాస్క్లు నిజమైన టాస్క్లు కాకపోవచ్చు ఇది కొన్ని ప్రోగ్రామ్లను ప్రారంభించడం లేదా ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా కావచ్చు ఎందుకంటే టాస్క్లను నిర్వహించడానికి పార్ట్ ఆపరేటింగ్ సిస్టమ్లో అధునాతనత అవసరం టేబుల్ ను తయారు చేసే టాస్క్ కు టాస్క్ యొక్క స్థితి మరియు మనకు తెలిసినట్లుగా టాస్క్ హ్యాండ్లింగ్ కు ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క భాగంలో చాలా అధునాతనత అవసరం మరియు మనము సరళమైన రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి చర్చిస్తున్నాము మరియు మనము టాస్క్ అనే పదాన్ని ఉపయోగిస్తున్నప్పటికీ ఆపరేటింగ్ సిస్టమ్లో ఒక టాస్క్ యొక్క నిజమైన భావంలో ప్రోగ్రామ్ను ఎగ్జిక్యూట్ చేయడం టాస్క్ కాకపోవచ్చు ఇక్కడ ప్రాథమిక టేబుల్ డ్రివెన్ షెడ్యూలర్లో మనకు వేర్వేరు టాస్క్ లు మరియు వాటి గరిష్ట రన్టైమ్ ఉన్నాయి ఆ పై మనకు టైమర్ నుండి పీరియాడిక్ ఇంటెర్రుప్ట్ ఉంటుంది మరియు టైమర్ ఇంటెర్రుప్ట్ వచ్చినప్పుడు టైమర్ హ్యాండ్లర్ రొటీన్ ప్రారంభించబడుతుంది టైమర్ హ్యాండ్లర్ రొటీన్ ఇప్పుడు నడుస్తున్న టాస్క్ ఏమిటో ట్రాక్ చేస్తుంది మరియు ఎంట్రీ ద్వారా ఇవ్వబడుతుంది ఇది షెడ్యూల్ టేబుల్లోకి చూస్తుంది మరియు ఏ టాస్క్ ని రన్ చేయాలో కనుగొంటుంది మరియు టాస్క్ ని కనుగొంటుంది టాస్క్ యొక్క కొన్ని పారామితులు ప్రోగ్రామ్ యొక్క పేరును ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో మరియు మొదలైనవి మరియు ఎగ్జిక్యూట్ చేయవలసిన ఎక్జిక్యూటబుల్ పేరు చెబుతాయి ఆ పై ఎంట్రీ టేబుల్ లోని తదుపరి ఎంట్రీని సూచించడానికి ఎంట్రీ పెరుగుతుంది మరియు ఇది షెడ్యూల్ టేబుల్ సైజు యొక్క మోడ్ ఎందుకంటే ఇది ఎగ్జిక్యూట్ చేస్తూనే ఉంటుంది తదుపరి టైమ్ టేబుల్ ఎంట్రీ టైమ్ ద్వారా ఇవ్వబడుతుంది అది ప్రస్తుత టైమ్ మరియు టాస్క్ కి అవసరమైన టైమ్ ని పొందుతుంది ఇక్కడ టైమర్ తదుపరి టైమ్ కి సెట్ చేయబడింది మరియు అది ఆ టాస్క్ తీసుకునే టైమ్ ప్రస్తుత టైమ్ నుండి టాస్క్ ఎగ్జిక్యూట్ చేయడం ప్రారంభిస్తుంది ఇది ప్రస్తుత టాస్క్ యొక్క ఎగ్జిక్యూషన్ ను ప్రారంభిస్తుంది మరియు టాస్క్ యొక్క గరిష్ట వ్యవధికి టైమర్ సెట్ చేయబడింది మరియు టైమర్ గడువు ముగియడంతో టైమర్ హ్యాండ్లర్ ప్రారంభించబడుతుంది మరియు తదుపరి టాస్క్ టేబుల్ నుండి బయటకు తీయబడుతుంది మరియు టేబుల్ యొక్క పాయింటర్ పెంచబడింది తదుపరి టాస్క్ తీసుకోవలసిన ఎంట్రీ పెంచబడుతుంది మరియు తరువాత టైమర్కు టైమ్ సెట్ చేయబడుతుంది మరియు టాస్క్ ఎగ్జిక్యూషన్ కోసం తీసుకోబడుతుంది మరియు మొదలైనవి ప్రాథమిక టేబుల్ డ్రివెన్ షెడ్యూలర్లో మనకు సాధారణ డేటా స్ట్రక్చర్ ఉంది అది మెమరీలో నిల్వ చేయబడుతుంది మరియు వాటి కోడ్ చిన్నది మరియు ఇది ఈ షెడ్యూల్ను ఎగ్జిక్యూట్ చేస్తూనే ఉంటుంది ఇది సాధారణ అప్లికేషన్ ల కోసం ఉపయోగించే అధునాతన ఆపరేటింగ్ సిస్టమ్ కాదు కానీ సరళమైన సైక్లిక్ ఎగ్జిక్యూటివ్స్ కంటే కొంచెం అధునాతనమైనది షెడ్యూల్ టేబుల్ యొక్క ఉదాహరణ ఇక్కడ ఉంది ఇవి టాస్క్లు లేదా ఎగ్జిక్యూట్ చేయాల్సిన ప్రోగ్రామ్లు మరియు గరిష్ట ఎగ్జిక్యూషన్ సమయం మిల్లీసెకన్లలో పేర్కొనబడింది మరియు టైమర్ సెట్ చేయబడింది మరియు టాస్క్ ల యొక్క సమయం సాధారణంగా మిల్లీసెకన్లలో ఉంటుందని ఇక్కడ గమనించవచ్చు టాస్క్ ఎగ్జిక్యూషన్ సమయం 90 మిల్లీసెకన్లు మరియు షెడ్యూలర్ 100 మిల్లీసెకన్లు తీసుకుంటే షెడ్యూలర్ ఓవర్ హెడ్ టాస్క్ ఎగ్జిక్యూషన్ సమయం కంటే చాలా చిన్నదిగా ఉండాలి అది మంచి ఆలోచన కాదు ఇక్కడ సైక్లిక్ షెడ్యూలర్లు మిల్లీసెకన్లో లేదా అంతకంటే ఎక్కువ రన్ చేయడానికి చాలా సమర్థవంతంగా పని చేస్తాయి ఆ పై వారు టైమర్ టేబుల్కి యాక్సెస్ను సెట్ చేసి ఎగ్జిక్యూషన్ ను ప్రారంభిస్తారు టేబుల్ డ్రివెన్ షెడ్యూలర్లో మనం టైమర్ను చాలా సార్లు సెట్ చేయవలసి ఉంటుంది మరియు టైమర్ను సెట్ చేయడం అనేది ఇది ఒక టాస్క్ ని రన్ చేయడానికి మరియు షెడ్యూలర్ ఓవర్హెడ్తో పోలిస్తే చాలా ఖరీదైన టాస్క్ టైమర్ సెట్ చేయడంలో ఒక ప్రధాన భాగం ఎంట్రీ కౌంట్ పాయింటర్ మొదలైనవి పెంచడం ఇవి ఎక్కువ సమయం తీసుకోవు కానీ టైమర్ సెట్ చేయడంలోనే ఎక్కువ సమయం పడుతుంది అందువల్ల ఈ ఓవర్ హెడ్ ముఖ్యమైనది మరియు తదుపరి షెడ్యూలర్ సాధారణ టేబుల్ డ్రివెన్ షెడ్యూలర్ కంటే కొంచెం అధునాతనమైనది కానీ సైక్లిక్ షెడ్యూలర్ యొక్క ఒక ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే మనం మళ్లీ మళ్లీ టైమర్ను సెట్ చేయవలసిన అవసరం లేదు టైమర్ ఒక్కసారి మాత్రమే సెట్ చేయబడింది మరియు టైమర్ సెట్ చేయడం కారణంగా వచ్చే ఓవర్ హెడ్ ను ఎక్కువగా సైక్లిక్ షెడ్యూలర్లో అధిగమించబడుతుంది సైక్లిక్ షెడ్యూలర్ గురించి చర్చిద్దాం ఎంబెడెడ్ అప్లికేషన్ లలో సైక్లిక్ షెడ్యూలర్లు బాగా ప్రాచుర్యం పొందాయి పూర్తిస్థాయి ఈవెంట్ డ్రివెన్ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ను ఎగ్జిక్యూట్ చేయడానికి తగినంత మెమరీ మరియు ప్రాసెసింగ్ శక్తి లేని సాధారణ అప్లికేషన్ల కోసం కూడా ఇవి ఉద్దేశించబడ్డాయి ఉదాహరణకు మైక్రో కెర్నల్ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి తరువాత చూద్దాం మైక్రో కెర్నల్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా అనేక కిలో బైట్ల మెమరీని తీసుకోవచ్చు మరియు ప్రతిసారీ షెడ్యూలింగ్ పాయింట్ సంభవించినప్పుడు అనేక వేల పంక్తుల కోడ్ను ఎగ్జిక్యూట్ చేయడం అవసరం కానీ ఇక్కడ సైక్లిక్ షెడ్యూలర్ చాలా సులభం షెడ్యూల్ కోసం క్రొత్త టాస్క్ని చేపట్టాల్సిన ప్రతి సారీ దీనికి కొన్ని పంక్తుల కోడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ కావాలి సైక్లిక్ షెడ్యూలర్ గురించి చర్చిద్దాం ఇక్కడ మనము టాస్క్లను ప్రస్తావిస్తున్నప్పటికీ ఇవి నిజమైన టాస్క్లు కాకపోవచ్చు ఎందుకంటే ఇవి సాధారణ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్లో ఉపయోగించబడతాయి ఇక్కడ మనకు టాస్క్ లను నిర్వహించే సామర్ధ్యం లేదు ఇవి వాస్తవానికి నిల్వ చేయబడిన సాధారణ ప్రోగ్రామ్లు మరియు షెడ్యూలర్ ఈ ప్రోగ్రామ్లను ఎగ్జిక్యూట్ చేయడం ప్రారంభిస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్ సాహిత్యంలో ఉపయోగించిన టాస్క్ యొక్క వాస్తవ అర్థంలో ఇవి టాస్క్ లు కావు కానీ వేర్వేరు షెడ్యూలర్లలో ఏకరూపత కోసం మనము టాస్క్ అనే పదాన్ని ఉపయోగిస్తున్నాము అయితే ఇవి నిజమైన అర్థంలో టాస్క్ లు కాదని మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ మనకు n పీరియాడిక్ టాస్క్ లు ఉంటే మరియు ప్రతి టాస్క్కి వేరే పీరియడ్లో నడుచుకోవాల్సిన అవసరం ఉంటే సాధారణ సైక్లిక్ ఎగ్జిక్యూటివ్లో ఒకే ఒక పీరియడ్ మాత్రమే ఉన్నట్లు అనిపిస్తుందిఅయితే ఇక్కడ మల్టిపుల్ పీరియడ్స్ ఉన్నాయి వీటిని మల్టీ రేటు ఆపరేటింగ్ సిస్టమ్ అని పిలుస్తారు మల్టీ రేటులో మనకు వేర్వేరు టాస్క్ లు ఉన్నాయి ఇవి వేర్వేరు పీరియడ్లో నడుస్తాయి కొన్ని ప్రతి 100 మిల్లీసెకన్లకు అవసరం కావచ్చు కొన్ని 500 మిల్లీ సెకన్లు కావచ్చు కొన్ని 2000 మిల్లీ సెకన్లు మొదలైనవి కావచ్చు ఇక్కడ షెడ్యూల్ ఇతర సైక్లిక్ షెడ్యూలర్ల మాదిరిగానే టేబుల్ లో నడిచే షెడ్యూలర్ ఎప్పటికీ పునరావృతమవుతుంది అయితే ఇది టైమర్ను మళ్లీ మళ్లీ సెట్ చేయడాన్ని అధిగమిస్తుందని మనము చూస్తాము ఈ n పిరియాడిక్ టాస్క్ ల కోసం మనము ఒక షెడ్యూల్ను అభివృద్ధి చేయాలనుకుంటే ప్రతి టాస్క్కి వేర్వేరు సమయ వ్యవధిలో 100 లేదా 250 లేదా 300 మిల్లీసెకన్లు నడపడం అవసరం అప్పుడు మనం షెడ్యూల్ను సృష్టించడానికి మరియు టేబుల్ లో నిల్వ చేయడానికి మరియు దానిని ఎప్పటికీ పునరావృతం చేయడానికి కావాల్సిన గరిష్ట పొడవు ఎంత దీనికి సమాధానం LCM ఇక్కడ మనము అన్ని పీరియడ్లను తీసుకుంటాము మరియు తరువాత తక్కువ సాధారణ మల్టిపుల్ ను లెక్కిస్తాము మన దగ్గర 100 300 మరియు 400 ఉంటే అప్పుడు మనము 1200 మిల్లీ సెకన్ల పీరియడ్కి షెడ్యూల్ ను నిల్వ చేయాలి కాబట్టి 100 300 మరియు 400కు LCM 1200 మరియు అందువల్ల మనము 1200 మిల్లీసెకన్ల షెడ్యూల్ ను నిర్వహించాలి మరియు అలా పునరావృతం చేస్తూనే ఉండాలి ఈ 1200 మిల్లీసెకన్లు లేదా షెడ్యూల్ను మనం నిర్వహించాల్సిన గరిష్ట కాలాన్ని ప్రధాన సైకిల్గా పిలుస్తారు మరియు ప్రతి ప్రధాన సైకిల్ తరువాత మనము షెడ్యూల్ను పునరావృతం చేస్తాము ప్రధాన సైకిల్ చాలా చిన్న సైకిల్గా విభజించబడితే చిన్న సైకిల్లను ఫ్రేమ్లుగా కూడా పిలుస్తారు ఈ పంక్తులను మనం ఇక్కడ చిత్రంలో చూడగలిగినట్లుగా ఇవి ప్రాథమికంగా క్లాక్ ఇంటెర్రుప్ట్లు మరియు ఇవి ఫ్రేమ్లను నిర్వహిస్తాయి ఇది పిరియాడిక్ టైమర్ ఇది ఒక్కసారి మాత్రమే సెట్ చేయాల్సిన అవసరం ఉంది ఆ పై ఈ విరామం ఫ్రేమ్లను నిర్వచించే అంతరాయాలను ఇస్తుంది మరియు ప్రతి ఫ్రేమ్కు ఒక టాస్క్ కేటాయించబడుతుంది మరియు అది ఒక టేబుల్లో నిల్వ చేయబడుతుంది మరియు ఫ్రేమ్లు ఫ్రేమ్ సరిహద్దులను ప్రారంభించే ఈ పాయింట్లు ఇవి షెడ్యూలింగ్ పాయింట్లు సైక్లిక్ షెడ్యూలర్ ఈ షెడ్యూలింగ్ పాయింట్ల వద్ద యాక్టివ్గా మారుతుంది మరియు తరువాత ఏ టాస్క్ని ఎగ్జిక్యూట్ చేయాలో నిర్ణయిస్తుంది మరియు అప్పుడు టేబుల్ ఒక ప్రధాన సైకిల్ కోసం నిల్వ చేయబడుతుంది మరియు తరువాత టాస్క్ ఎగ్జిక్యూషన్ పునరావృతమవుతుంది షెడ్యూలింగ్ పాయింట్లు ఫ్రేమ్ల ప్రారంభాన్ని నిర్వచిస్తాయి మరియు ఇవి పీరియాడిక్ టైమర్ ద్వారా సెట్ చేయబడతాయి ఇది క్రమమైన వ్యవధిలో ఇంటెర్రుప్ట్లను ఇస్తుంది మరియు పీరియాడిక్ టైమర్ నుండి ఇంటెర్రుప్ట్ ఉన్న ప్రతి సారీ సైక్లిక్ షెడ్యూలర్ యాక్టివేట్ అవుతుంది అది రన్ చేయడం మొదలవుతుంది మరియు అప్పుడు షెడ్యూల్ టేబుల్ ను సంప్రదించి రన్ చేయవలసిన తదుపరి టాస్క్ లను గుర్తిస్తుంది మరియు అప్పుడు అది పూర్తి అయిన తర్వాత పీరియాడిక్ టైమర్ నుండి తదుపరి ఇంటెర్రుప్ట్ వచ్చే వరకు కొంత సమయం వరకు ఇది టాస్క్ లేకుండా ఉండవచ్చు టేబుల్ డ్రివెన్ షెడ్యూలర్ లో టైమర్ మళ్లీ మళ్లీ సెట్ చేయబడి చాలా ఓవర్హెడ్ అవసరం అవుతుంది దీన్ని పోల్చినప్పుడు అది అధిగమించబడింది సిస్టమ్ యొక్క రన్నింగ్ ప్రారంభించేటప్పుడు పీరియాడిక్ టైమర్ ఒకసారి మాత్రమే ప్రారంభించబడుతుంది ఇప్పుడు మనం అర్థం చేసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇచ్చిన టాస్క్ సెట్ కోసం ఫ్రేమ్ సమయం ఎలా సెట్ చేయబడింది మరియు ఫ్రేమ్లకు టాస్క్లు ఎలా కేటాయించబడతాయి టాస్క్ ఉదంతాలు నిర్దిష్ట ఫ్రేములకు జాబ్ లు కేటాయించబడతాయి మరియు ఈ టాస్క్ లు వేర్వేరు పీరియడ్లను కలిగి ఉంటాయి బహుశా ఒక ప్రధాన సైకిల్లో లేదా హైపర్ పీరియడ్ లో ప్రధాన సైకిల్ని హైపర్ పీరియడ్ అని కూడా పిలుస్తారు బహుశా ఒక హైపర్ పీరియడ్లో కొన్ని టాస్క్ ఉదంతాలు అంటే జాబ్ లు చాలా సార్లు రన్ చేయబడతాయి కొన్ని జాబ్ లు ఒక్కసారి మాత్రమే రన్ చేయబడతాయి ఫ్రేమ్ పీరియడ్ని పరిష్కరించడానికి మరియు ఫ్రేమ్లకు టాస్క్ లను ఎలా కేటాయించాలో సైక్లిక్ షెడ్యూలర్ల యొక్క ప్రధాన ఆందోళన కానీ మనము ఉదాహరణలు తీసుకొని పద్దతిని వివరిస్తున్నప్పుడు ఇచ్చిన టాస్క్ ల సెట్ తో మరియు టాస్క్ పీరియడ్ ల తో మనం ఫ్రేమ్ పరిమాణాన్ని కనుగొనలేకపోవచ్చు మరియు టాస్క్ లను ఫ్రేమ్లకు కేటాయించలేకపోవచ్చు అప్పుడు మనం కొన్ని టాస్క్ లను చిన్న జాబ్ లు లేదా జాబ్ స్లైస్ లుగా విభజించి ఆ పై పద్దతిని మళ్లీ ప్రయత్నించాలి కాబట్టి సాధారణ సైక్లిక్ ఎగ్జిక్యూటివ్ మరియు టేబుల్ డ్రివెన్ షెడ్యూలర్తో పోలిస్తే సైక్లిక్ షెడ్యూలర్పై రియల్ టైమ్ టాస్క్ ల సెట్ ని రన్ చేయడం కోసం ఇక్కడ ప్రయత్నిస్తున్న సిస్టమ్ ప్రోగ్రామర్ కు షెడ్యూల్ యొక్క అభివృద్ధి అల్పమైనది కాదు ఇంకా షెడ్యూల్ను ఏర్పాటు చేయడంలో ఏమి ఉంది ఫ్రేమ్ సమయాన్ని నిర్ణయించడంలో పరిగణించవలసిన అంశాలు ఏమిటి మరియు టాస్క్ సెట్ ఇవ్వడం దాన్ని చేయడానికి ఒకరు ఎలా వెళ్తారు అనేక ఉదాహరణలు చేస్తారు ధన్యవాదాలు